హలో సాఫ్ట్ స్కిల్స్ మరియు వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేయడంపై ఎన్పిటిఇఎల్ మూక్ కోర్సుకు తిరిగి స్వాగతం

ఇది ఎనిమిదవ వారం ఈ కోర్సు యొక్క చివరి వారం మరియు ఇది మాడ్యూల్ నంబర్ 1లెక్చర్ నంబర్ 43 ఈ వారం నేను ప్రదర్శన నైపుణ్యాలతో ప్రారంభించబోతున్నాను ప్రజెంటేషన్ నైపుణ్యాలపై ఉన్న ఈ మాడ్యూళ్ళ కోసం మీలో చాలా మంది ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు మరియు నేను చాలా ముఖ్యమైన విషయంతో ప్రారంభించబోతున్నానుఇది భయాన్ని అధిగమించే మంచి ప్రొఫెషనల్ ప్రెజెంటర్గా మారడానికి మిమ్మల్ని అనుమతించదు మరియు పబ్లిక్ స్పీకింగ్ మరియు ప్రెజెంటేషన్ నైపుణ్యాల పరంగా విశ్వాసాన్ని ఎలా పెంపొందించుకోవాలి ఇప్పుడు నేను ప్రారంభించే ముందు మునుపటి ఉపన్యాసంలో నేను ఏమి చేశానో త్వరగా సమీక్షించుకుందాం మునుపటి ఉపన్యాసంలో నేను ఇంటర్వ్యూల కోసం శరీర భాషపై దృష్టి పెట్టాను సమూహ చర్చలకు బాడీ లాంగ్వేజ్ అనేది మీ రూపం మీ వైఖరి వ్యక్తిత్వం మరియు సానుకూల దృక్పథం వంటి ఇంటర్వ్యూ కోసం మేము అధ్యయనం చేసిన వాటితో సమానంగా ఉంటుందని చెప్పడం ద్వారా నేను ప్రారంభించాను ఇంటర్వ్యూలకు సంబంధించినంత వరకు అవన్నీ ముఖ్యమైనవి శరీర భాషలో అత్యంత ముఖ్యమైన అంశంగా దుస్తులు ధరించండి ఆపై దుస్తుల పరంగా మీరు చేయవలసిన మరియు చేయకూడని వివిధ విషయాల గురించి నేను చర్చించాను అత్యంత సంప్రదాయవాద మరియు తక్కువ అలంకరణ అనేది అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది హ్యాండ్షేక్ అనేది దృఢమైన హ్యాండ్షేక్ అయి ఉండాలి ఇది చనిపోయిన చేప లేదా భంగిమ పరంగా ఈ పిడికిలి గ్రైండింగ్ హ్యాండ్షేక్ మరియు బాడీ లాంగ్వేజ్ కంటి సంబంధాన్ని కొనసాగించే పరంగా మొదలైనవి ఖచ్చితమైనవి కాకూడదు ఇంటర్వ్యూ మాదిరిగానే ఉత్సాహాన్ని మొదటి నుండి చివరి వరకు కొనసాగించాలి ఇంటర్వ్యూలకు సంబంధించిన సమూహ చర్చలోని వివిధ అంశాలు మరియు భాగాలను కూడా నేను చర్చించాను ఈ సందర్భంలో నేను మీకు చెప్పాను ఇంటర్వ్యూలలో లేదా మినహా శరీర భాష మరియు మృదువైన నైపుణ్యాలకు సంబంధించిన అన్ని ప్రధాన లక్షణాలు రెండు మూడు కావచ్చు కాబట్టి వ్యక్తిత్వం వంటి నాయకత్వం వంటి అత్యధిక నైపుణ్యాలు కాబట్టి అవన్నీ బాడీ లాంగ్వేజ్ మరియు సాఫ్ట్ స్కిల్స్కు సంబంధించినవి మరియు నేను చర్చించిన మూల్యాంకన ప్రమాణాలు కూడా అవి వాస్తవానికి సాఫ్ట్ స్కిల్స్ మీద 75 శాతం ఆధారపడి ఉన్నాయని మరియు బాడీ లాంగ్వేజ్ 25 శాతం మాత్రమే అనే వాస్తవాన్ని మీకు హైలైట్ చేయడానికి ప్రయత్నిస్తాను కాబట్టి తరువాత నేను మీతో చేయకూడనివి మరియు చేయకూడనివి గురించి చర్చించడానికి ముందుకు వెళ్తాను ప్రాథమికంగా మీరు ఏమి చేయకూడదో మీరు గుర్తుంచుకోవాలిమీరు ఎక్కువగా మాట్లాడటానికి ఆందోళన చెందకూడదు లేదా మీరు భయపడకూడదు మరియు చాలా తక్కువగా మాట్లాడకూడదు మీరు దూకుడుగా ప్రవర్తించకూడదుమీరు అహంకారపూరిత హావభావాలను కూడా ఉపయోగించకూడదు గోర్లు కొరకడంముక్కు తీయడంకాళ్ళు కదిలించడం లేదా పెన్నుతో ఆడుకోవడంబటన్తో ఆడుకోవడంజుట్టుతో ఆడుకోవడం వంటి విధ్వంసక శరీర భాషను ఉపయోగించకూడదు చేయవలసిన పనుల పరంగా కంటి సంబంధాన్ని నిర్వహించడం చాలా శక్తివంతంగా ప్రభావవంతంగా ఉంటుంది సమూహంలోని చాలా మంది వ్యక్తులు ఇది ఒక రకమైన ఏకరీతి పద్ధతిలో చేయవలసి ఉంటుంది ముఖ్యంగా మీరు వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కంటి సంబంధాన్ని మార్చుకోవాలి కంటి పరిచయం ఉపయోగించి మీరు నవ్వుతూ కలిసి కొన్ని ఆలోచనలను ఆమోదించిన వ్యక్తిని మీరు మెచ్చుకుంటున్నారని కూడా చూపించవచ్చుఆపై మీరు అంతటా ఉల్లాసంగా ఉండటానికి కూడా ప్రయత్నించాలి మొత్తం జిడిలో బహిరంగమైన హావభావాలను ఉపయోగించడానికి ప్రయత్నించండి ముఖ్యంగా ఓపెన్ అరచేతి హావభావాలు మీరు చాలా స్పష్టమైన మరియు నిజాయితీగల మరియు ఓపెన్ మైండెడ్ వ్యక్తి అని సూచిస్తాయి నిటారుగా నడిచిఆపై ఎత్తుగా కూర్చునిఆపై కొంచెం మాట్లాడేటప్పుడు ఇతర స్పీకర్ వైపు వంగిమీరు సానుభూతి చూపుతున్నారని చూపించడానికిఆపై మీరు చర్చించబడుతున్న దానితో ఒక రకమైన అంగీకారం మరియు అంగీకారాన్ని చూపుతారు అలాగే ఒప్పందం చూపించడానికి తల ఊపుతూ వ్యక్తులు మిమ్మల్ని జిడి మరియు ఇంటర్వ్యూలలో కూడా చాలా ఇష్టపడే వ్యక్తిగా మారుస్తారు ఇప్పుడు నేను మీకు చెప్పానుఇంటర్వ్యూ మరియు జిడి రెండింటిపై చర్చ ముగింపులో ఈ రెండు కార్యకలాపాలు మిమ్మల్ని ఒక పోస్ట్కు ఎంపిక చేయడానికి నిర్వహించబడతాయి బహుశా ఇది మీకు కావలసిన మొదటి పోస్ట్ కావచ్చు లేదా బహుశా అది మీకు కావలసిన పోస్ట్ కావచ్చు ఇప్పుడు రెండు సందర్భాల్లో మీరు గుర్తుంచుకోవలసిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే రాత్రికి రాత్రే శరీర భాషను అభివృద్ధి చేయవద్దుమీరు రాత్రికి రాత్రే అభివృద్ధి చెందుతారని అనుకోవడం కూడా తప్పు అపోహ ఆపై మీకు అవసరమైన పదవి ఒక రకమైన శరీర భాషను కోరుతుంది మిమ్మల్ని మీరు ప్రదర్శించుకునే విధానంలో ఒక రకమైన మెరుగుదలను కోరుతుంది కాబట్టి మీరు ఆ లక్షణాలను మీ శరీర భాషలో గ్రహించి ఉద్యోగం పొందడానికి ముందే ఉద్యోగానికి అవసరమైన వ్యక్తిత్వాన్ని ఊహించుకోవాలి కాబట్టిఆ విధంగా మీరు సిద్ధంగా ఉంటారు మరియు మీరు మీ సంసిద్ధతను చూపిస్తారు మరియు ఇంటర్వ్యూలో లేదా సమూహ చర్చా ప్యానెల్లో ప్రజలు చాలా ఆకట్టుకుంటారు మరియు వారు మిమ్మల్ని ఎన్నుకోవలసి వస్తుంది కాబట్టి ఆ చిట్కాలతో నేను మునుపటి ఉపన్యాసాన్ని ముగించాను ఇప్పుడుఇందులో బహిరంగంగా మాట్లాడే నైపుణ్యాలు ప్రదర్శన నైపుణ్యాలు మరియు ఖచ్చితమైన మౌఖిక ప్రదర్శన నైపుణ్యాలకు సంబంధించి మృదువైన నైపుణ్యాలతో పాటు శరీర భాషను ఉపయోగించి మీ వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేయడంలో తదుపరి ముఖ్యమైన అంశాన్ని చూద్దాం కానీ మీ అందరికీ అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు చిన్న ప్రదర్శనలు ఇవ్వడానికి కూడా భయపడతారు మౌఖిక ప్రదర్శనలో మీరు ఈ భయాన్ని ఎలా అధిగమించగలరు మీలో చాలా మంది అనధికారిక పరిస్థితులలో అప్రయత్నంగా మాట్లాడతారు ఉదాహరణకు క్యాంటీన్లో మీరు ఒక ప్రసంగం ఇవ్వాలనుకుంటే మీరు ఒక ప్రసంగం ఇవ్వవచ్చుమీకు తెలిసిన వ్యక్తులందరూ మీ స్నేహితులు బంధువులు లేదా మీకు నచ్చిన వ్యక్తులు అని మీకు తెలిసిన పార్టీలోఆపై మీరు స్వేచ్ఛగా చాట్ చేస్తారు మీరు చూసిన సినిమా సమీక్షను ఇస్తారు సరైన ప్రణాళిక లేకుండా కూడా మీరు గంటలు గంటలు అప్రయత్నంగా మాట్లాడతారు మీరు అలాంటి అద్భుతమైన ప్రసంగాలు చేయగలుగుతారు కానీ మీరు గంటలు గంటలు చేయగలరు కానీ 50 లేదా 100 మంది ప్రేక్షకుల ముందు పది నిమిషాల ప్రదర్శన ఇవ్వమని నేను మిమ్మల్ని అడుగుతున్నాను వారు మీ సహవిద్యార్థులు లేదా మీ సహచరులు అయినా కూడా మీరు అలా చేయగలరా ఇప్పుడుఅనధికారిక పరిస్థితులలో చాలా మంది ప్రజలు దాని గురించి ఆలోచించరు ఆపై వారు నిర్భయంగా మాట్లాడతారు కానీ ప్రజల ముందు బహిరంగంగా ప్రెజెంటేషన్ ఇవ్వమని అడిగినప్పుడు వారు జెల్లీగా మారుతారుఅప్పుడు వారు ప్రజలను ఎదుర్కోవడానికి చాలా భయపడుతున్నారు చాలా సార్లు మీరు ప్రొఫెషనల్ అయినప్పుడు ఒక నివేదికను మౌఖికంగా సమర్పించమని లేదా ప్రతిపాదనను మౌఖికంగా సమర్పించమని మిమ్మల్ని అడుగుతారు ఇప్పుడు చాలా సార్లు మీరు ఒక ఉత్పత్తిని మార్కెటింగ్ చేస్తారు లేదా మీరు కొత్త వ్యాపార ప్రతిపాదనను వివరిస్తారు లేదా మీరు మీ జీవితం మరియు వృత్తిలో మీరు ఏమి చేశారో ప్రయోగశాలను అభివృద్ధి చేయడంలో మీరు ఏమి చేశారో ప్రయోగం నిర్వహించడంలో మీరు ఏమి చేశారో ప్రాజెక్ట్ చేయడంలో మీరు ఏమి చేశారో వివరిస్తారు కాబట్టి ఈ అన్ని సందర్భాల్లో మీరు ఒక చిన్న ప్రెజెంటేషన్ ఇవ్వాలి ఇప్పుడు ఆధునిక కాలంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ను ఉపయోగించి దీన్ని ఇవ్వడానికి మీకు అనుమతి ఉంది ఆ రోజుల్లో మనం బ్లాక్ బోర్డును ఉపయోగించేవాళ్లం ఇప్పుడు మీకు వైట్ బోర్డ్ ఉంది దీనిలో కూడా మీరు ఇప్పటికీ బోర్డును ఉపయోగించవచ్చు ఇప్పటికీ కొన్ని ప్రదేశాలలో కొన్ని పాత సంస్థలలో ఓవర్హెడ్ ప్రొజెక్టర్లు ఉపయోగించబడుతున్నాయి కానీ నేడు ఇది పూర్తిగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా భర్తీ చేయబడింది కేవలం హ్యాండ్అవుట్లు లేదా చేతితో వ్రాసిన నోట్లను ఉపయోగించడంలో చాలా మంచిగా మాట్లాడే ఇతర వక్తలు ఉన్నారు వారి వద్ద క్యూ కార్డులు చిన్న కార్డులు అని పిలవబడేవి ఉన్నాయి వారు కీలక పదాలను నోట్ చేస్తారు ఆపై వారు చాలా మంచి మౌఖిక ప్రదర్శన ఇవ్వగలుగుతారు కాబట్టి మౌఖిక ప్రదర్శన అంటే మీరు ఏదైనా చేసారుఆపై మీరు చేసిన దాని గురించి క్లుప్తంగా ఇవ్వాలి6 నెలలు కావచ్చుమీరు పీహెచ్డీ చేస్తున్నప్పటికీ మీరు 4 సంవత్సరాల నుండి 6 సంవత్సరాలు చేసారు ఆపై చివరకు మీరు ఇంత కాలం మీరు చేసిన దాని గురించి ఈ మౌఖిక ప్రదర్శన ఇవ్వాలి కానీ ఇంత చేసిన తరువాత మీరు ఎందుకు అంతగా భయపడుతున్నారు మరియు ఒక సాధారణ ప్రసంగం కోసం కూడా మీరు ఎందుకు అంతగా భయపడుతున్నారుప్రజలను ఎదుర్కోవడానికి మీరు ఎందుకు భయపడుతున్నారు మీరు ఆంగ్లంలో ప్రసంగం చేయవలసి వస్తే మీరు హిందీకి చెందినవారు లేదా మీరు మరాఠీకి చెందినవారు లేదా మీరు ఆంగ్లం కాకుండా మరే ఇతర మాధ్యమానికి చెందినవారు అని కొందరు అనుకుంటారు కాబట్టి నేను ఈ భాష మాట్లాడను కాబట్టి నేను చాలా తప్పులు చేయగలనని మీకు భయం ఉంది కానీ వాస్తవం ఏమిటంటే ఒక భారతీయ హిందీ మాట్లాడేవారికి మాత్రమే కాదు ఒక అమెరికన్కు కూడా బహిరంగంగా మాట్లాడటమే అతిపెద్ద భయం చాలా మంది బహిరంగంగా మాట్లాడటం మానుకుంటారు మరియు బహిరంగంగా మాట్లాడే ముందు రావాలి అని మనం సాధారణంగా భావించే కొన్ని ఇతర విషయాల పట్ల వారి భయం వాస్తవానికి వారు తరువాత వస్తారని కూడా ఇది చెబుతుంది మౌఖిక ప్రదర్శన ఇవ్వమని మిమ్మల్ని అడిగినప్పుడు ఇది ఖచ్చితమైన సంభాషణ ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని బహిరంగంగా మాట్లాడే అధికారిక చర్య కొన్నిసార్లు బహిరంగంగా మాట్లాడటంలో సంభాషణ ఉద్దేశ్యం చాలా స్పష్టంగా ఉండదు కాబట్టి రాజకీయ నాయకుడు వచ్చి మాట్లాడతాడు కొన్నిసార్లు ఏదో ఒక పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడతాడు లేదా ఏదైనా ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాడు కానీ మౌఖిక ప్రదర్శనలో ఉద్దేశ్యం చాలా స్పష్టంగా ఉంటుంది కాబట్టి మీరు ఒక ప్రతిపాదన ఇస్తారు ఆపై మీరు కొంత నిధిని పొందుతారు మీరు ఒక ప్రెజెంటేషన్ ఇస్తారు ఆపై మిమ్మల్ని అంచనా వేయడానికి మరియు మీకు కొంత డిగ్రీని ఇవ్వడానికి లేదా మీకు కొన్ని గ్రేడ్లను ఇవ్వడానికి వ్యక్తులు ఉంటారు ఇప్పుడు అటువంటి సందర్భంలో భయం కాబట్టి మీ గొంతును ఉక్కిరిబిక్కిరి చేసే ఈ భయం ఉంది కొన్నిసార్లు మీరు పదాలు బయటకు రావడం లేదని భావిస్తారు మీరు చెమటలు పట్టుతారు కాబట్టి చేతి తడిగా మారుతోంది ఆపై అది చనిపోయిన చేపలా మారుతోంది ఆపై హృదయ స్పందన పెరుగుతోందని మీకు అనిపిస్తుంది ఆపై మొత్తం శరీరం అస్థిరంగా మారుతోంది ఇది చాలా నాడీగా ఉంది కాబట్టి కాళ్ళు స్థిరంగా నిలబడవు మీకు మూర్ఛపోవాలని అనిపిస్తుంది మరియు మీరు ఎప్పుడైనా ఇతరుల ముందు మూర్ఛపోవచ్చని మరియు ఇది ప్రజలకు సిగ్గుగా అనిపిస్తుందని మరియు కాళ్ళు చలనం చెందుతాయని మీరు భయపడుతున్నారు కాబట్టి వారు స్థిరంగా నిలబడలేకపోతున్నారు ఇప్పుడు అది ఎందుకు జరుగుతోంది మరియు అప్పుడు ఈ భయం మీకు మాత్రమే ఎందుకు ఉంది లేదా నేను చెప్పినట్లుగా చాలా మంది ప్రజలు భావిస్తారు అమెరికన్ లాగా ఇంగ్లీష్ మాట్లాడే ఎవరికైనా కూడా బహిరంగంగా మాట్లాడటం అనేది పైన ఉన్న భయం కాబట్టి బుక్ ఆఫ్ లిస్జ్ట్ అనే పుస్తకం ఉంది కాబట్టి లిస్జ్ట్ పుస్తకంలో ప్రజలు ఒక సమూహం ముందు మాట్లాడే గొప్ప భయం మరియు గొప్ప భయాలు అమెరికన్ల భయం మొదటి స్థానంలో ఉంది మరియు మరణం ఏడవ స్థానంలో వస్తుందని తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు ముందు ఉన్న ఆరు వస్తువులు మరియు మీకు ఉన్న ఆరు ఇతర వస్తువులలో పాములు మీకు కీటకాలు మరియు పైన మీకు బహిరంగంగా మాట్లాడేవి ఉన్నప్పుడే ప్రజలు మరణానికి భయపడతారు కాబట్టి స్థానికంగా మాట్లాడేవారికి కూడా బహిరంగంగా మాట్లాడే విషయంలో భయం ఉంది కాబట్టి ఇది ఏ భాషతో సంబంధం లేకుండా ఉంటుంది కాబట్టి భాష అనేది అసలు అవరోధం కాదు మీలో చాలా మంది భాష సమస్య అని భావిస్తారు అందుకే మీరు మాట్లాడటానికి భయపడతారు అది సమస్య కాదు సమస్య మీ మనస్సులో మీ మనస్సులో మీ ఆలోచనలో ఉంది కాబట్టి ప్రజలు ఎందుకు భయపడుతున్నారు మొదటి ప్రధాన కారణం ఏమిటంటే నన్ను ఎగతాళి చేస్తారని ప్రజలు భయపడుతున్నారు నేను పొరపాటు చేసినప్పుడు నేను సిగ్గుపడతాను నేను కొన్ని వ్యాకరణ తప్పులు చేసినప్పుడు ప్రజలు నన్ను చూసి నవ్వుతారు కాబట్టి నేను అంత పెద్ద వ్యక్తిని నేను నా గురించి ఇంత అద్భుతమైన అభిప్రాయాన్ని సృష్టించాను కానీ నేను ఆ ఉచ్చారణలో తప్పు చేసినప్పుడు ప్రజలు నన్ను ఎగతాళి చేయరు మరియు నేను ఆ విషయంలో తప్పు చేస్తే ప్రజలు నన్ను విమర్శిస్తారు ఆపై నా గౌరవం ఎక్కడ ఉంది నా అహంకారం ఎక్కడ ఉంది కాబట్టి ఆ తర్వాత నేను వాటిని ఎదుర్కోలేను కాబట్టి ఇది మీరు బహిరంగంగా సిగ్గుపడతారనే అవమానానికి భయపడటం భయానికి తదుపరి కారణం పరిస్థితితో పరిచయం లేకపోవడం మీరు వ్యక్తులతో మాట్లాడతారు మీరు మీ ఆలోచనలను వ్యక్తం చేస్తారు కానీ ఫోన్లో చిన్న సమూహంలో మీకు ఎటువంటి సమస్య ఉండదు మీరు ఫేస్బుక్లో వ్యక్తిని చూడకుండా లేదా మీకు ఇమెయిల్ పంపకుండా చాట్ ఉపయోగించి ఏదైనా వ్రాయవలసి వచ్చినప్పుడు మీకు ఎటువంటి సమస్య ఉండదు కానీ మీరు మీ ముందు ప్రజలను ముఖాముఖిగా చూడవలసి వచ్చినప్పుడు మరియు వారు పెద్ద సమూహాలలో ఉన్నప్పుడు మీకు సమస్య ఉంటుంది చిన్న సమూహాలతో మళ్ళీ మీకు సమస్య ఉండదు కాబట్టి మీకు మా పుట్టినప్పటి నుండి ఆ అపరిచితత అలవాటు కాలేదు మేము వాస్తవానికి అన్ని సమయాల్లో వేలాది మందితో మాట్లాడటం లేదు మేము ఎల్లప్పుడూ తక్కువ సంఖ్యలో ఉన్న వ్యక్తులతో మాట్లాడుతున్నాము ఒకేసారి ఒకటి లేదా ఇద్దరు వ్యక్తులు కాదు కాబట్టి పరిస్థితితో పరిచయం లేకపోవడం కూడా మీకు ఒక రకమైన బెదిరింపును ఇవ్వడానికి కారణం అదే ఆపై మరొక విషయం ఏమిటంటే బహిరంగంగా మాట్లాడటానికి భయపడే చాలా మంది మానవులలో మానసిక తప్పుడు అవగాహన ఏమిటంటే ఏదో తప్పు జరుగుతుందనే అనిశ్చితి భావన మైక్ పనిచేయదని నేను ప్రసంగం ఇస్తే నా పవర్ పాయింట్ పనిచేయదు నేను ప్రసంగం చేస్తే ఏదో తప్పు జరుగుతుంది కాబట్టి నేను ఎందుకు ఇవ్వాలి కాబట్టి మంచి ప్రసంగాలు ఇవ్వడంలో నేను అదృష్టవంతుడిని కాదని చెప్పడంలో నేను మంచివాడిని కాదు కాబట్టి ఇవి మనస్సును నిరోధించే ఆలోచనలు ఆపై మీరు వీటిని ఎలా అధిగమించవచ్చో నేను మీకు చెప్తాను ఈ భయాన్ని స్టేజ్ భయం అని పిలుస్తారు కాబట్టి ఇది ప్రసంగం ఇవ్వబోయే వ్యక్తులతో మాత్రమే కాదు వేదికపై వచ్చి ప్రదర్శన ఇవ్వాల్సిన ఎవరైనా అది నర్తకి అయినా నటుడైనా కావచ్చు ప్రసిద్ధ షేక్స్పియర్ నటుడు లారెన్స్ ఆలివర్ ఇచ్చినప్పుడు షేక్స్పియర్ నాటకం హామ్లెట్ యొక్క వెయ్యి ప్రదర్శనలు ఉండవచ్చు కాబట్టి ఇంటర్వ్యూ చేసిన వారిలో ఒకరిని ప్రజలు అడిగారు అతను తనకు భయం ఉందా అని అడిగాడు అతను అవును అని చెప్పాడు కానీ అవి ప్రారంభ క్షణాల్లో ఉన్నాయి కాబట్టి సంభాషణను హృదయపూర్వకంగా తెలిసిన భాషను బాగా మాట్లాడగల అనుభవజ్ఞుడైన అనుభవజ్ఞుడైన నటుడికి కూడా కొంత భయం ఉంటుంది అది ఒక రకమైన మానసిక బెదిరింపు కావచ్చు మరియు అది సాధారణం కాబట్టి ముఖ్యమైనది ఏమిటంటే మీరు ఆత్మవిశ్వాసంతో ఉండాలి కాబట్టి అతను ఆ చిన్న భయం కలిగి ఉన్నప్పుడు కూడా అతను వెళ్తాడని మరియు అతను నిర్వహిస్తాడని ఆపై అతను విజయవంతంగా బయటపడతాడని చాలా నమ్మకంగా ఉన్నాడు ఎందుకంటే అతనికి ఈ సానుకూల స్వీయ చిత్రం ఉంది కాబట్టి సానుకూల స్వీయ చిత్రం కలిగి ఉండటం వల్ల అది ఏ పరిస్థితి అయినా కావచ్చు కాబట్టి ఒకసారి నేను ఒక ప్రసంగం చేయాలని నిర్ణయించుకున్నాను నేను ఇస్తాను మరియు ఏమి జరిగినా నేను దాని నుండి బయటకు వస్తాను ఎందుకంటే నేను చేసిన దాని గురించి నాకు మంచిగా అనిపిస్తే ఇతరులు ఇప్పటికీ నాకు పట్టింపు లేదు కాబట్టి అది మంచిది కాబట్టి అది సానుకూల స్వీయ చిత్రం మరియు నేను చెడ్డవాడిని అని స్వీయ తక్కువ అంచనా వేయడాన్ని నివారించండి నేను తక్కువగా ఉన్నాను నేను దీన్ని చేయలేను కూడా మీరు మిమ్మల్ని ఇతరులతో పోల్చుకోకుండా ఉండాలి కాబట్టి ఆమె బాగా మాట్లాడుతుందని భావించి ఆమె పదజాలం నాకంటే చాలా గొప్పది అతను చాలా కమాండింగ్ వాయిస్ కలిగి ఉన్నాడు ఆమెకు మంచి వ్యక్తిత్వం ఉంది కాబట్టి ఆమె పొరపాట్లు చేసినప్పటికీ తప్పు విషయాలు చెప్పినప్పటికీ ప్రజలు దానిని గమనించరు కానీ నేను అలా చేసినప్పుడు ప్రజలు దానిని గమనిస్తారు కాబట్టి అది పోలిక కానీ ఏది జరిగినా నేను ఇందులో ప్రావీణ్యం పొందబోతున్నాను ఈ భయాన్ని అధిగమించడానికి నేను ప్రతిరోజూ కొంచెం కొంచెం చేస్తాను అనే ఈ భయం గురించి మీరు ఏదైనా చేయాలని నిశ్చయించుకుంటే మీరు దీన్ని ఎలా అధిగమించగలరు కాబట్టి ఒక చిన్న అనధికారిక స్థాయిలో ప్రాక్టీస్ చేయడం ప్రారంభించండి 3 నిమిషాలు 5 నిమిషాలు 10 నిమిషాలు 15 నిమిషాలు 1 గంట ప్రెజెంటేషన్ పూర్తిగా సిద్ధం చేసి ఒక చిన్న ప్రసంగం ఇవ్వండి అప్పుడు మీరు ఇవ్వగలిగినప్పుడల్లా ఎవరైనా మిమ్మల్ని ప్రెజెంటేషన్ కోసం అడుగుతున్నారు కానీ మొదట్లో మీరు తరగతిలో ఉంటే ప్రజలు మీకు కాల్ చేయకపోయినా స్వచ్ఛందంగా పనిచేయడానికి ప్రయత్నించాలి ఉపాధ్యాయుడు ఎవరినైనా ఒక చిన్న ప్రెజెంటేషన్ ఇవ్వమని అడిగితే మీ చేతిని పైకి లేపి ఆపై మీరు స్వచ్ఛందంగా పనిచేయాలి మీరు స్వచ్ఛందంగా పనిచేసిన తర్వాత మీరు అంతర్గత శక్తిని పొందడం ప్రారంభిస్తారు కాబట్టి మీరు ఏదైనా చేయడానికి అంగీకరించిన తర్వాత విషయాలు సరిగ్గా జరుగుతాయి కానీ ఒకసారి మీరు దాని నుండి సిగ్గుపడితే మీరు ఆ భయం కారకం నుండి తప్పించుకోలేరు మన శరీరంలో ఈ ఆసక్తికరమైన హార్మోన్ అడ్రినాలిన్ స్రావం గురించి నేను ఇంతకు ముందు చర్చించినట్లు గుర్తుంచుకోండి పోరాటం లేదా విమాన ప్రతిస్పందన సమయంలో మాత్రమే మీరు పారిపోవాలి లేదా మీరు ఎదుర్కోవడానికి ఎంచుకోవాలి కాబట్టి మీరు ఆ రకమైన ప్రతిస్పందన ఇచ్చినప్పుడు మాత్రమే మీ శరీరంలోని అడ్రినాలిన్ పంపులు మీకు చాలా శక్తిని ఇస్తాయి ఆపై మీరు మిమ్మల్ని మీరు నిజంగా అనుకున్న దానికంటే మెరుగ్గా చేయగలుగుతారు మీ గొంతు బాగాలేదని అన్ని కుంటి సాకులు చెప్పే బదులు మీ ప్రెజెంటేషన్ వంతు వచ్చినప్పుడు చర్చ నుండి పారిపోయే బదులు మీరు పోరాడటానికి మరియు మాట్లాడటానికి ఎంచుకున్నప్పుడుజ్వరం ఉంది మరియు దాని నుండి పారిపోతుంది మీరు పోరాడటానికి ఎంచుకుంటే ఆపై వేదికపైకి వెళ్లి ప్రజలను ఎదుర్కొని అడ్రినాలిన్ స్రవిస్తుంది ఆపై మీకు ఆ శక్తి లభిస్తుంది ఆపై నేను ప్రజల ముందు నిలబడగలనని మీరు గ్రహించిన 23 నిమిషాల తర్వాత మీరు ఆత్మవిశ్వాసం పొందుతారు కాబట్టిఆత్మవిశ్వాసం వస్తుంది మరియు అనుభవ అభ్యాసాన్ని మళ్లీ మళ్లీ పరిచయం చేస్తుంది కొంతకాలం తర్వాత మీరు ఊహించలేని పదాన్ని ఉపయోగించారని మీరు ఎంచుకున్న పదాన్ని మీరు ఎలా ఉపయోగించారో ప్రజలు మీకు చెబుతారు కాబట్టి నేను అలా మాట్లాడానా అని మీరు గ్రహించారు నేను ఇంతకు ముందు ప్లాన్ చేయకపోయినా నేను ఆ పదాన్ని ఉపయోగించానా కానీ అది ఎలా జరిగిందో అడ్రినాలిన్ మీలో నిష్క్రియాత్మక పదజాలం అని పిలవబడే వాటిని బయటకు తీయడానికి మీకు సహాయపడుతుంది మరియు మీ ఉపచేతన మనస్సులో ఉపయోగించనిది ఈ అడ్రినాలిన్ ఉన్నప్పుడు మీ చేతన మనస్సుకు సక్రియం చేయబడుతుంది కాబట్టి ప్రతిరోజూ మీరు వేలాది పదాలను వింటున్నారు వీటిలో 10 పదాలు మీకు గుర్తుండవచ్చు 5 మీరు 1 లేదా 2 ను ఉపయోగించవచ్చు మీరు ఉపయోగించడం కొనసాగించవచ్చు ఆ 2 పదాలు మీరు గుర్తుంచుకుంటూ ఉండవచ్చు కానీ కొన్ని 89 పదాలు ఉన్నాయిఇవి మీ మనస్సులో నిద్రాణంగా ఉన్నాయి ఉపయోగించబడవు కానీ అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మీరు మిమ్మల్ని మీరు నెట్టుకొని ఆపై మీ భయాన్ని ఎదుర్కొంటారు అది బయటకు వస్తుంది ప్రసంగం ఇవ్వడం గురించి మరియు మీరు ఇతర వ్యక్తుల గురించి ఎందుకు అంతగా బాధపడకూడదు అనే మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రజలు వారి స్వంత ఆలోచనలు మరియు అభద్రతలలో మునిగిపోతారు మీరు ఎన్నిసార్లు ఒక కొత్త దుస్తులు ధరించి ఆపై ఒకరి ముందు నిలబడి నాలో ఏదైనా మార్పు కనిపిస్తుందా అని అడిగారు కాబట్టి వారు ఏమి మార్పు అని చెప్తారు నాకు ఏమీ కనిపించడం లేదు కాబట్టి నేను కొత్త దుస్తులు ధరిస్తున్నానని లేదా నేను కొత్త పెన్ను లేదా ఏదైనా ఉపయోగిస్తున్నానని మీరు చెప్పాలి కాబట్టి వారు మిమ్మల్ని చూడరు మరియు ముఖ్యంగా తరగతి గది పరిస్థితిలో ఉదాహరణకు మీరు ప్రారంభించిన 40 మంది తరగతిలో మీరు ప్రసంగం చేస్తున్నప్పుడు ఉపాధ్యాయుడు మీలో ప్రతి ఒక్కరినీ 5 నిమిషాలు మాట్లాడమని అడిగారు మరియు 39 మంది మీ వైపు చూస్తున్నారని ఆపై మిమ్మల్ని పరిశీలిస్తున్నారని మరియు మీ నుండి తప్పు విషయాలను స్కాన్ చేసి బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నారని మీరు ఆలోచిస్తున్నారు మీరు పూర్తిగా తప్పుగా ఉండాలి వారందరూ తమ సొంత ఆలోచనలలో గమనించబడ్డారనే వాస్తవాన్ని మీరు గ్రహించాలి వారిలో కొందరు వాస్తవానికి మీ మాట వినడానికి కూడా ఇబ్బంది పడటం లేదు వారు మిమ్మల్ని చూస్తున్నట్లుగా ఒక పోస్ట్ను సృష్టిస్తున్నారు కానీ వారు నిజంగా వినరు వారు ఎందుకు వింటున్నారో వారు వింటారు ఎందుకంటే వారి మనస్సులో వారు నా వంతు తరువాత వస్తుందని ఆలోచిస్తున్నారునా వంతు తరువాత వస్తుంది కాబట్టి కొంతమంది విద్యార్థులకు ఇది ఎంత భయంకరమైనదో మొదటి రోజు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవడం వంటి సాధారణ విషయం కూడా నేను ఎలా చెప్పగలను కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని చేస్తున్నప్పుడు నేను ఆ అమ్మాయిని అనుసరించాలని నేను ఏమి చెప్పాలో వెంటనే ఎవరైనా గమనిస్తున్నారుఆ వ్యక్తి ఉపయోగించిన పదబంధాన్ని నేను ఉపయోగించాలి మరియు వారు దానిని గమనిస్తారు కొన్నిసార్లు వారు వారి మనస్సులో సాధన చేస్తూ ఉంటారు కానీ సగం సమయం వారు ఇతరులు ఏమి చెప్తున్నారో కూడా పట్టించుకోరు కాబట్టి ప్రజలు సాధారణంగా వారి స్వంత ఆలోచనలలో మరియు వారి స్వంత అభద్రతలలో మునిగిపోతారు నా వంతు వచ్చినప్పుడు నేను ఏమి చేస్తానో వారు స్వయంగా భయపడుతున్నారు కాబట్టి మీరు భయపడినప్పుడు కూడా వారు గమనించరు కాబట్టి వారు నన్ను గమనిస్తున్నారని మీరు అనుకోకూడదు నా కాళ్ళు వణుకుతున్నాయినేను ఒక కాగితం పట్టుకున్నాను మరియు ఆ కాగితం వణుకుతోంది అది నాకు ఒక రకమైన భయాన్ని ఇస్తుంది వాస్తవానికి ప్రజలు కాగితం వణుకుతున్నట్లు కూడా చూడరు నిజానికిమీరు మీ కాళ్ళను కదిలించేటప్పుడు మీరు భయపడినప్పుడు మీరు మీ అంతర్గత మనస్సుకు చల్లగా ఉండండి నేను దానిని పూర్తి చేస్తాను అప్పుడు మాత్రమే నేను బయలుదేరుతున్నాను అని చెప్పండి కాబట్టి మీరు దాన్ని పూర్తి చేసిఆపై వెళ్లి మీ స్నేహితులలో కొందరిని అడగండినేను కొంచెం వణుకుతున్నానని మీరు చూశారాదాదాపు అందరూ మీరు అంత నమ్మకంగా ఉన్నారని మేము ఎప్పుడూ చూడలేదని మీకు చెబుతారు కాబట్టి దానిని ప్రయత్నించండి మరియు మీ పదజాలం నుండి మీ నిఘంటువు నుండి పూర్తిగా మీ మనస్సు నుండి బయటకు విసిరేయడం గురించి మీరు నిజంగా గంభీరంగా ఉంటే మీ భయాన్ని తొలగించడానికి మూడు రహస్యాలు ఉన్నాయి మీకు ఎవరూ సహాయం చేయలేని మొదటి మరియు ముఖ్యమైన విషయం ఏమిటంటే దాని గురించి మీరు మాత్రమే చేయగలరు మీ అంశాన్ని తెలుసుకోండి అంటే మీ అంశాన్ని పూర్తిగా తెలుసుకోండి అని నేను చెప్పినప్పుడు ప్రసిద్ధ రచయిత మార్క్ ట్వైన్ కాబట్టి తక్షణమే ప్రసంగం చేయమని అతన్ని అడిగారు మీరు వచ్చి ఎటువంటి తయారీ లేకుండా ప్రసంగం ఇవ్వండి ప్రసంగం ఇవ్వడానికి తనకు కనీసం ఒక వారం సమయం అవసరమని అతను చెప్పాడు కాబట్టిమీరు మాట్లాడే ఏ చర్చకైనా మీకు ఇంత సమయం అవసరమని ప్రజలు చాలా ఆశ్చర్యపోతారు మీకు విషయం పూర్తిగా తెలిస్తే ఆత్మవిశ్వాసం స్వయంచాలకంగా వస్తుంది విషయం పూర్తిగా చదివిమీరు మరచిపోయినట్లయితే మీ చేతిలో గమనికలు ఉంచుకుని గమనికలు తీసుకోవడం గుర్తుంచుకోండి కాబట్టి అది మీకు అత్యంత విశ్వాసాన్ని ఇస్తుంది ఆపై తదుపరిది మీ అంశాన్ని నమ్మడం అని తెలుసుకోవడానికి దగ్గరగా ఉంటుంది కాబట్టిగ్లోబల్ వార్మింగ్ వాతావరణ మార్పుల గురించి మాట్లాడమని మిమ్మల్ని అడుగుతారు ఆపై మీరు అందుబాటులో ఉన్న అన్ని శాస్త్రీయ వాస్తవాలను పూర్తిగా సిద్ధం చేసారుకానీ వాస్తవానికి మీరు దానిని విశ్వసించరని మీరు భావిస్తారు మరియు మీరు నమ్మనప్పుడు మీ విషయం మీ ప్రేక్షకులలో నమ్మకాన్ని కలిగి ఉండదు మరియు ప్రేక్షకులు నిద్రపోతారు వారు ఎందుకు ఆసక్తి చూపడం లేదని మీకు తెలియదు ఎందుకంటే మీ ఆలోచనలు మీ ఆలోచనలు మీ అంతర్గత హృదయం ద్వారా వ్యక్తీకరించబడటం లేదని వారికి తెలుసు అభిరుచి లేదు కాబట్టి మీరు విశ్వసించాలి మరియు ఆ విషయాన్ని విశ్వసించడం అప్పుడు భయాన్ని బహిష్కరించడానికి తదుపరి రహస్యం సాధన అభ్యాసం అభ్యాసం మరియు సాధన కొనసాగించడం ఎటువంటి సత్వరమార్గం లేదు ఒకసారి వీడియో టేప్ చేసిన అద్దం రికార్డ్ చేయబడటానికి ముందు మీరు ఎంత ఎక్కువ సాధన చేస్తారో దాన్ని మళ్ళీ చూస్తూ ఉండండి మరియు మీరు నిద్రలో మేల్కొన్నప్పటికీ దాన్ని హృదయపూర్వకంగా తెలుసుకోండి ఆపై మీరు మీ చేతివేళ్ల వద్ద పాయింట్లను ఉంచుకోగలరని చెప్పమని వారు మిమ్మల్ని అడుగుతున్నారు ఇప్పుడుఅది సంపూర్ణ అభ్యాసం నుండి వచ్చినట్లయితే పునరావృత అభ్యాసం ఖచ్చితంగా ఎటువంటి భయం ఉండదు కానీ నేను చెప్పినట్లుగామీరు దానిని అధిగమించగలరని నేను చెప్పినప్పటికీ కొంచెం ప్రారంభ భయం ఉంటుంది కానీ నేను చెప్పినట్లుగా మీరు అందించడం ప్రారంభించిన తర్వాత మరియు మీ ప్రేక్షకులతో పట్టు సాధించిన తర్వాత అది పోతుంది కాబట్టిమొదటి భయం కొంచెం ఆందోళన ఆ ఆందోళనను మనం ఎలా తగ్గించగలం మొదటగామీ డెలివరీని విజువలైజ్ చేయండి దాని చివరలో ప్రేక్షకులు మీకు నిలబడి చప్పట్లు కొట్టబోతున్నారని ఊహించుకోండి ప్రేక్షకులలో ఆ గొప్ప మాట్లాడే వ్యక్తులు కూర్చున్న మీ అత్యంత ఇష్టమైన వ్యక్తికి చప్పట్లు కొట్టబోతున్నారు ప్రేక్షకులు వచ్చి మీతో కరచాలనం చేయబోతున్నారనిమీరు చాలా ఉత్సాహంగా ఉన్నారని భావిస్తారు కాబట్టిమీరు అత్యంత విజయవంతమైన ప్రసంగం ఇస్తున్నారని మరియు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని మీ డెలివరీని ఊహించుకోండి అప్పుడు వారు వచ్చి మిమ్మల్ని అభినందిస్తారుసానుకూలంగా దృశ్యమానం చేయండిఏ ప్రతికూల ఆలోచనను ఊహించవద్దు మీరు ఆ ఉత్తమ ప్రసంగం ఇవ్వబోతున్నారని భావించిఆపై మీ సబ్జెక్ట్ గౌరవ తయారీని తెలుసుకోండి కాబట్టి ఈ అంశాన్ని తెలుసుకోవడానికి మీరు బాగా సిద్ధం కావాలిప్రేక్షకులు ఎవరు వారి ఆసక్తి ఏమిటో తెలుసుకోవాలిఆపై తదనుగుణంగా మీరు సిద్ధం చేయాలి మరియు ఆ ప్రాక్టీస్ ప్రెజెంటేషన్ చేస్తున్నప్పుడు మీరు ప్రేక్షకుల ముందు ఇస్తున్నారని ఊహించుకోండిమీరు కొంతమంది డమ్మీ ప్రేక్షకులను మీ స్నేహితులు మీ సోదరులుసోదరీమణుల బంధువులను సేకరించి ఆపై మీరు అలా చేసినప్పుడు మాట్లాడండి వాస్తవానికి మీరు వెళ్లి అక్కడ ప్రసంగం చేసినప్పుడు మీ మనస్సును విశ్రాంతి తీసుకోండి మీ మనస్సులో ఎటువంటి ప్రతికూల కబుర్లు రావద్దు దానిని విశ్రాంతి తీసుకోండి మరియు మొత్తంగా మీ ప్రేక్షకులను గౌరవించండి మీరు చెప్పేది ఆసక్తికరంగా ఉండటానికి వారి సమయాన్ని వృధా చేయవద్దు మీ ప్రదర్శనలో ఒక్క మాట కూడా వృధా చేయకూడదు మరియు ప్రేక్షకులు వచ్చి మిమ్మల్ని మళ్లీ మళ్లీ వినాలని భావించాలి కాబట్టిమీరు పూర్తిగా సిద్ధంగా ఉన్నప్పుడు మరియు మీరు ప్రేక్షకుల సమయాన్ని జాగ్రత్తగా చూసుకున్నప్పుడు మరియు వారి సమయం విలువైనదని మరియు వారు వికీపీడియా నుండి ఏదైనా పొందగలరని మీరు గ్రహించినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది కాబట్టి వారు మీ వద్దకు ఎందుకు రావాలి మరియు నేను ఈ వ్యక్తి వద్దకు వెళితే ఈ వ్యక్తి నా సమయాన్ని గౌరవిస్తున్నాడని నాకు తెలుసు అని వారు గ్రహించాలి ఆపై నేను 10 గంటలు గడిపినప్పటికీ నేను ఈ వ్యక్తి నుండి కేవలం 10 నిమిషాల్లో పొందగలను కాబట్టి నేను వెళితే సమయం వృధా కాకుండా సంపాదించబడుతుంది మరియు చాలా సమయం సంపాదించబడుతుంది కాబట్టిమీరు ఆ హామీ ఇవ్వగలిగితే కాబట్టి మీరు ఇప్పుడు చాలా విజయవంతమైన మరియు ప్రజాదరణ పొందిన వక్త అవుతారుమీరు భయాన్ని అధిగమించినప్పుడు నెమ్మదిగా విషయం తెలుసుకోవడం మరియు తదుపరి దశను విజువలైజ్ చేయడం ద్వారా భయాన్ని నిర్వహించడం ధైర్యాన్ని పెంపొందించడంధైర్యాన్ని పెంపొందించడం మీరు మీ స్నేహితులకు అందిస్తున్నారని గుర్తుంచుకోవడం ద్వారా మీరు విశ్వాసాన్ని పెంచుకుంటారు ఇది వారందరికీ కష్టమని చాలా సార్లు ప్రజలకు తెలుసు అలా చేయమని వారిని బలవంతం చేయడానికి బదులు మీరు ప్రెజెంటేషన్ ఇస్తుంటే వారు చాలా సంతోషంగా ఉంటారు కాబట్టి ఉపాధ్యాయుడు మిమ్మల్ని ఎంపిక చేసినట్లయితే ఉపాధ్యాయుడు ఇతరులను కొట్టేసినందుకు వారు సంతోషిస్తారు కాబట్టి మీరు దీన్ని చేస్తున్నందుకు వారు సంతోషిస్తున్నారు మరియు తరగతిలో మీరు నిజంగా మీ స్నేహితులకు వారు శత్రువులు కాదని చూపిస్తున్నారు అరుదైన తెలియని పరిస్థితులలో తప్ప మీ శత్రువుల వలె వ్యవహరించే లేదా మిమ్మల్ని ద్వేషించే ఒకరు లేదా ఇద్దరు వ్యక్తులు ఉండవచ్చు వారు మిమ్మల్ని ఇష్టపడరు మీరు ప్రసంగం చేస్తున్నప్పుడు వారు ఇబ్బందికరమైన ప్రశ్నలు అడగడానికి మొగ్గు చూపుతారు ఇప్పుడు మీరు పూర్తిగా సిద్ధం అయ్యారని మిమ్మల్ని ఎవరూ పట్టుకోలేరని మీకు ఖచ్చితంగా తెలిస్తేనే ఆ వ్యక్తులను నిర్వహించవచ్చు కాబట్టి ఇక్కడే మీ సహాయం కోసం సమగ్ర తయారీ వస్తుంది కానీ లేకపోతే మీరు స్నేహితుల ముందు ప్రదర్శిస్తున్నారు మరియు మీరందరూ కలిసి ఇక్కడే ఉన్నారని మీకు తెలుసు మీరందరూ ఒకే పడవలో ప్రయాణిస్తున్నారు మరియు మీరు మీ పరీక్షకులను సరిగ్గా సిద్ధం చేసినంత కాలం అది పీహెచ్డీ వివా ఎంటెక్ థీసిస్ ప్రెజెంటేషన్ బీటెక్ ప్రెజెంటేషన్ అయినా మీరు ఇచ్చే ఏ ప్రెజెంటేషన్ అయినా వారు మీ పనితీరు నుండి దీనిని గ్రహించిదానికి అనుగుణంగా మీకు ప్రతిఫలం ఇస్తారు మరియు ఒకవేళ మీరు ఉక్కిరిబిక్కిరి అయ్యారని భావిస్తే కాబట్టి మీరు ఒకటి లేదా రెండు నిమిషాలు తీసుకోండిఆపై లోతుగా ఊపిరి పీల్చుకోండి బహిరంగంగా మాట్లాడే ముందు ఇంటర్వ్యూకి ముందు ఈ రోవింగ్ టెక్నిక్ కూడా మీరు రోవింగ్ చేస్తున్నట్లుగా సహాయపడుతుందని వారు చెబుతారు కాబట్టి మీరు కేవలం ఒక పడవలో తిరుగుతున్నారు మీరు కేవలం ఊపిరి పీల్చుకుంటున్నారు మరియు కొంతమందిని మూడు రెట్లు లోతుగా పీల్చినప్పుడు మరియు ఊపిరి పీల్చినప్పుడు కూడా వారు స్వేచ్ఛగా భావిస్తారు కొంతమందికి మీకు అవసరమైన సమయానికి ఐదు రెట్లు పది రెట్లు అవసరం కానీ లోతుగా ఊపిరి పీల్చుకుంటారు కాబట్టి అది వాస్తవానికి మీ ఆందోళనను భయపెడుతుంది మరియు నేను ముందు చెప్పినట్లుగా మొదటి కొన్ని నిమిషాలు చెత్తగా ఉంటాయి ఇది కొన్ని సందర్భాల్లో సుదీర్ఘ చర్చ అయితే ఇది కేవలం కొన్ని సెకన్లు మాత్రమే ఒక నిమిషం లేదా మీరు ధైర్యాన్ని కూడగట్టుకుంటారుఆపై మీరు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటారు కాబట్టిఒకసారి మీరు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటేఇప్పుడు మీరు వృత్తిపరమైన ప్రసంగం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు ఇప్పుడు నేను తదుపరి ఉపన్యాసంలో చర్చిస్తానుకానీ నేను మిమ్మల్ని విడిచిపెట్టడానికి ముందు నేను మరొక రియాలిటీ డెవలప్మెంట్ బుక్ రచయిత జీగ్లర్ నుండి ఒక కోట్ ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టిఅతను భయం గురించి ఒక ఆసక్తికరమైన వివరణ ఇస్తాడు అతను భయానికి రెండు అర్థాలు ఉన్నాయని చెబుతాడుఒకటి ప్రతిదీ మరచిపోవడం మరియు ప్రతిదీ మరచిపోవడం మరియు ఈ పరిస్థితి నుండి పారిపోవడం అస్సలు మాట్లాడకపోవడం లేదా ప్రతిదీ ఎదుర్కొని లేచి నిలబడటం మీరు జిడిలో నాయకుడిగా ఉంటేమీరు నిజంగా బహిరంగంగా మాట్లాడే వ్యక్తులను మార్చడానికి జన్మించినట్లయితే మీరు మళ్లీ లేస్తారు కాబట్టి మీరు పోటీ చేయాలనుకుంటున్నారా లేదా ఎదగాలనుకుంటున్నారా అని మీరు నిర్ణయించుకోవాలిఎంపిక మీదేమీరు ఎదగాలని నిర్ణయించుకుంటారని నేను ఆశిస్తున్నాను మరియు మీ జీవితంలో మీ కెరీర్లో మీరు ఎదగాలని నేను ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు తదుపరి ఉపన్యాసంలో కలుద్దాం